అందరికీ నమస్కారం గత కొన్ని ఉపన్యాసాలలో మనము ట్రాన్స్మిషన్ లైన్ గురించి మరియు ట్రాన్స్మిషన్ లైన్స్ లో మనము కోయాక్సియల్ కేబుల్తో ప్రారంభించాము అప్పుడు మనము స్ట్రిప్ లైన్ మైక్రో స్ట్రిప్ లైన్ అలాగే వేవ్ గైడ్ గురించి మాట్లాడాము అప్పుడు మనము ట్రాన్స్మిషన్ లైన్ ZL కు సమానమైన లోడ్ ఇంపిడెన్స్ తో లోడు చేయబడిన కేసుని తీసుకున్నాము మనము కొన్ని కేసులను తీసుకున్నాము ఉదాహరణకు చిన్న ట్రాన్స్మిషన్ లైన్ షార్ట్ చేయబడి ఉందని మనము చూశాము అంటే ZL 0లైన్ యొక్క పొడవు l λ 4 ఉన్నంత వరకు ఇండక్టెన్స్గా ప్రవర్తిస్తుంది మరియు లైన్ ఓపెన్ సర్క్యూట్ చేయబడి ఉంటే అది కెపాసిటర్ లాగా ప్రవర్తిస్తుంది కేస్ 3 మనం లోడ్ ఇంపిడెన్స్ Z0 తో లైన్ను టర్మినేట్ చేసాము ఇన్పుట్ ఇంపిడెన్స్ ఎల్లప్పుడూ లైన్ పొడవుతో సంబంధం లేకుండా Z0 వద్ద ఉంటుందని మనము చూశాము నాల్గవ కేసు మనం లైన్ యొక్క పొడవు l λ4 గా పరిగణించాము మరియు ఏదైనా ఆర్బిటరీ లోడ్ ఇంపిడెన్స్ ఏ ఇతర ఇంపిడెన్స్కు అయినా మార్చబడుతుంది అని మనము చూసాము ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఒకే ఫ్రీక్వెన్సీ లో మాత్రమే జరుగుతుంది కాబట్టి ఇతర ఫ్రీక్వెన్సీ ల వద్ద ఏమి జరుగుతుంది కాబట్టి ఈ రోజు మనం స్మిత్ చార్ట్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ వంటి విభిన్న విషయాలను పరిశీలిస్తాము ఎందుకంటే లోడ్ ఇంపిడెన్స్ సోర్స్ ఇంపిడెన్స్తో సరిపోకపోతే అప్పుడు మాక్సిమమ్ పవర్ ట్రాన్స్ఫర్ చేయడం జరగదు కాబట్టి ఈ విషయాలన్నీ ఒక్కొక్కటిగా చూద్దాం కాబట్టి మొదట ఇన్పుట్ ఇంపిడెన్స్ ను ఎలా నిర్వచించాలి కాబట్టి ఏదైనా నిర్దిష్ట లైన్ యొక్క ఇన్పుట్ ఇంపిడెన్స్ లేదా అది యాంటెన్నా లేదా యాంప్లిఫైయర్ లేదా ఇతరది కావచ్చు రియల్ మరియు ఇమాజినరీ ఇంపెడెన్స్ టర్మ్ ల పరంగా RA మరియు j XA గా నిర్వచించబడతాయి కాబట్టి ఈ ఇన్ పుట్ ఇంపిడెన్స్ నుండి రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ కనుగొనవచ్చు రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ΓZ A−Z0Z AZ0 గా అవుతుంది కాబట్టి చాలా సరళమైన కేసు ZA రియల్ విలువ అంటే XA 0 కేసును తీసుకుందాము మనము ఇతర కేసులను కూడా ఒక్కొక్కటిగా పరిశీలిద్దాము కాబట్టి ZA 100Ω గా మరియు లైన్ యొక్క క్యారెక్టర్స్టిక్ ఇంపిడెన్స్ 50Ω అని పరిగణించినప్పుడు ఈ సమీకరణం నుండి మనం రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ను లెక్కించవచ్చు కనుక ఇది 100−50 10050 అవుతుంది కాబట్టి అది 50 150 ⅓ VSWR అనే మరొక పరిమాణాన్ని కూడా నిర్వచించుకుందాం ఇది వోల్టేజ్ స్టాండింగ్ వేవ్ నిష్పత్తిని సూచిస్తుంది ఇది VSWR Vmax Vmin గా నిర్వచించబడింది మరియు VSWR యొక్క ఎక్స్ప్రెషన్ ఈ సమీకరణం ద్వారా ఇవ్వబడుతుంది ఇక్కడ ఇది వాస్తవానికి రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ యొక్క పరిమాణాన్ని తీసుకుంటుందని మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అనేది కాంప్లెక్స్ నెంబర్ ఒక ఉదాహరణ తీసుకుందాం ZA 100 Ω ఇక్కడ ఇది రియల్ పరిమాణము కానీ అనేక సందర్భాల్లో ZA కాంప్లెక్స్ నెంబర్ గా ఉంటుంది కాబట్టి అప్పుడు రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది అయితే ఇక్కడ మనం రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ యొక్క పరిమాణాన్ని తీసుకుంటాము కాబట్టి ఇక్కడ నుండి మనం VSWR యొక్క విలువను లెక్కించవచ్చు కానీ మీరు పరిమితం చేసే కేసులను చూస్తారు కాబట్టి రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్Γ 0 మరియు ఇది 0 అయితే VSWR 1 కి సమానంగా ఉంటుంది మరియు రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ పరిమాణం 1 అయితే 1 1 2 అవుతుంది కానీ 1 1 0 కాబట్టి అది ఇన్ఫినిటీ కు వెళుతుంది కాబట్టి VSWR 1 నుండి ఇన్ఫినిటీ వరకు మారవచ్చు కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్13 మనం విలువను ప్రతిక్షేపిస్తాము కాబట్టి ఇక్కడ నుండి మనం 1 13 1−1 3 కాబట్టి ఇది 43⅔ 2 గా వస్తుంది కాబట్టి రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్Γ 13 అయినప్పుడు VSWR 2 అవుతుంది పవర్ రిప్లెక్టెడ్ అనే మరో పరిమాణాన్ని కూడా నిర్వచించుకుందాం కాబట్టి పవర్ రిఫ్లెక్టెడ్ అంటే ఏమిటి మనం ఒక ఇన్పుట్ ఇస్తున్నాము మరియు కొంత లోడ్కు వెళుతున్నామని చెప్పండి లోడ్ ఇంపిడెన్స్ సోర్స్ ఇంపిడెన్స్కు సమానంగా ఉంటే గరిష్ట పవర్ ట్రాన్స్ఫర్ అవుతుందని మ్యాగ్జిమమ్ పవర్ ట్రాన్స్ఫర్ సిద్ధాంతం చెబుతుంది లోడ్ ఇంపిడెన్స్ సోర్స్ ఇంపిడెన్స్తో సమానం కాకపోతే పవర్ లో కొంత భాగం తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి పవర్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ అంటే ఏమిటో చూద్దాం పవర్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ P | Γ | 2 చే ఇవ్వబడుతుంది మళ్ళీ మీరు చూడవచ్చు ఇది గామా యొక్క పరిమాణం కాబట్టి మనం ఇప్పుడు ఈ ప్రత్యేక కేసును తీసుకుంటే ఇక్కడ Pr అనునది |Γ|2 తప్ప మరొకటి కాదు ఇది 13219 సమానమైనది మరియు మీరు శాతం వారీగా చూస్తే అది వాస్తవానికి 11 1 ఇప్పుడు చాలా సందర్భాల్లో ఈ ప్రత్యేక VSWR2 ఆమోదయోగ్యమైనది కాబట్టి నిజంగా చెప్పాలంటే మనం 11 1 రిఫ్లెక్టెడ్ పవర్ ను అంగీకరిస్తున్నాము అయినప్పటికీ చాలా సార్లు వారు ఇది సుమారు 10 కి సమానం అని మాట్లాడుతున్నారు సరే కాబట్టి ఇది 11 1 అని గుర్తుంచుకోండి కానీ చాలా సార్లు VSWR2 రిప్లైక్టెడ్ పవర్ సుమారు 10 కన్నా తక్కువ గా పరిగణించబడుతుంది ఇది నిజంగా అలా కాదు కాబట్టి లోడ్ ఇంపిడెన్స్ 100 Ω అయితే ఇది రిప్లైక్టెడ్ పవర్ కలిగి ఉంటుంది అని మనం ఇక్కడ చూడవచ్చు లోడ్ ఇంపిడెన్స్ ను 50Ω గా పరిగణించండి కాబట్టి ఏమి జరిగి ఉంటుంది కాబట్టి 50−50 0 అప్పుడు రిఫ్లెక్టెడ్ పవర్ Pr 0 అవుతుంది కాబట్టి ఇప్పుడు చూద్దాం మునుపటి సందర్భంలో లోడ్ ఇంపిడెన్స్ను 50Ω గా మార్చడానికి క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్ను ఉపయోగించాము కాబట్టి ఇప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి మనం 100Ω నుండి 50Ω వరకు ఇంపిడెన్స్ మ్యాచింగ్ చేయాలనుకుంటున్న కేసు ను తీసుకుందాము ఇప్పుడు లోడ్ ఇంపిడెన్స్ 100Ω అయితే నేను 100 Ω రెసిస్టర్ను సమాంతరంగా ఉంచినపుడు మరియు నాకు Zin 50 Ω లభిస్తుంది ఇప్పుడు ఇది చెడ్డ పరిష్కారం ఎందుకంటే నేను 100 Ω రెసిస్టర్ను 100 Ω లోడ్ ఇంపిడెన్స్తో సమాంతరంగా ఉంచితే ఆ 100 Ω రెసిస్టర్లో 50 పవర్ డిస్సిపేట్ అవుతుంది కాబట్టి అది మంచి పరిష్కారం కాదు కాబట్టి క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క మునుపటి ఉపన్యాసంలో చేసిన విధంగా సింగిల్ సెక్షన్ ను ఉపయోగించి చూద్దాం కాబట్టి దశలో వారీ గా వెళదాం కాబట్టి ఇది లోడ్ ఇంపిడెన్స్ గా పరిగణించండి ఇది ట్రాన్స్మిషన్ లైన్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ Z0 పొడవు l λ4 మరియు ఇక్కడ Zin అంటే ఏమిటో తెలుసుకుందాం కాబట్టి λ 4 ట్రాన్స్ఫార్మర్ కోసం మనం Zin Z02 ZL ను చూశాము కాబట్టి ఇక్కడ ZL100 Ω గా ఇవ్వబడింది కావలసిన Zin 50 Ω కాబట్టి మనం Z0 విలువను లెక్కించవచ్చు కాబట్టి ఇది Z0 Zin ZL కాబట్టి 50 100 మనకు 70 7 Ω లభిస్తుంది కాబట్టి మనం ఇచ్చిన ఫ్రీక్వెన్సీ వద్ద ట్రాన్స్మిషన్ లైన్ యొక్క పొడవు l λ 4 ను ఉపయోగిస్తే అప్పుడు మనం ఈ 100 Ω ఇంపిడెన్స్ను 50 Ω ఇంపిడెన్స్గా మార్చవచ్చు ఇప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి ఈ ప్రత్యేకమైన విషయం ఒకే ఒక్క ఫ్రీక్వెన్సీ వద్ద మాత్రమే జరుగుతుంది ఇక్కడ ఈ పొడవు l λ 4 సరే కాబట్టి ఉదాహరణకు అంతా గాలిలో ఉందని ఊహించుకోండి మరియు క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్ ని 1 GHz వద్ద డిజైన్ చేస్తున్నామని పరిగణించండి కాబట్టి 1 GHz వద్ద వేవ్ లెంగ్త్ 30 సెం కాబట్టి 30 4 7 కాబట్టి మనం ఈ పొడవును 7 మీ 1GHz వద్ద మాత్రమే λ 4 అవుతుంది కాబట్టి 0 9 GHz లేదా 0 8 GHz లేదా 1 1 GHz లేదా 1 2 GHz వద్ద ఏమి జరుగుతుంది తరువాతి స్లైడ్లో ఫ్రీక్వెన్సీ మారినప్పుడు ఏమి జరుగుతుందో మనం చూస్తాము ఏదేమైనా డబుల్ సెక్షన్ క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్ను ఉపయోగిస్తున్న మరో విషయం ఇక్కడ చూద్దాం కాబట్టి ఒక λ 4 విభాగాన్ని ఉపయోగించడానికి బదులుగా ఇక్కడ ఏమి చేస్తున్నాము ఇప్పుడు మనం రెండు λ 4 విభాగాలను ఉపయోగించాము కాబట్టి ఇక్కడ ఈ ప్రత్యేక ట్రాన్స్మిషన్ లైన్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ Z01 మరియు ఈ లైన్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ Z02 కాబట్టి ఇక్కడ Z ఇన్పుట్ ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాము మరియు ఈ Z ఇన్పుట్ 50 Ω కు సమానంగా ఉండాలని మనం కోరుకుంటున్నాము ఈ ప్రత్యేక సందర్భంలో ZL 100Ω అని మనకు తెలుసు కాబట్టి ఈ సమయంలో Zin1 అంటే ఏమిటో మొదట చూద్దాం కాబట్టి Zin1 అంటే Zin1 Z012 ZL అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుండి మనం తదుపరి దశకు వెళ్ళవచ్చు మరియు అదిZin ఇప్పుడు Zin విలువ ఎంత ZinZ022 Zin1 కాబట్టి మనం ఇక్కడ Zin1 ను ప్రతిక్షేపిస్తాము మరియు ఇప్పుడు మనం ఇక్కడ నుండి Zin1 విలువను ప్రతిక్షేపిస్తాము కాబట్టి మనం ఇక్కడ ఉంచినట్లయితే ఇది ఇప్పుడు Z02 అవుతుంది మరియు ఈ టర్మ్ ఇక్కడకు వస్తుంది ఇది Z01 మరియు ఈ టర్మ్ న్యూమరేటర్కు వెళ్తుంది కాబట్టి ఈ టర్మ్ ఇప్పుడు ZinZ02Z01 2ZL కు సమానం కాబట్టి ఇప్పుడు ఈ ప్రత్యేక సందర్భంలో మనం Z02 మరియు Z01 యొక్క విలువలు ఏమిటో తెలుసుకుందాం మనం ఇక్కడ నుండి ZL 100 Zin1 50 అని చూడవచ్చు కాబట్టి ఇక్కడ నుండి Z02Z01 అని చెప్పవచ్చు కాబట్టి మనం ఇప్పుడు విలువను ప్రతిక్షేపిస్తే ఇది 1 2కు సమానం ఇప్పుడు ఇక్కడ ఒక సమీకరణం మాత్రమే ఉందని మరియు రెండు తెలియనివి ఉన్నాయని మనం చూడవచ్చు కాబట్టి దీని అర్థం ఇప్పుడు మనం ఒకదాన్ని ఎన్నుకోవాలి కాబట్టి Z01 యొక్క విభిన్న విలువలను ఎంచుకోవడానికి మీకు స్వేచ్ఛ ఉంది కాబట్టి ఇక్కడ కొన్ని కేస్ లను తీసుకుందాం కాబట్టి నేను Z02 50 తీసుకుంటే Z01 70 7Ω అవుతుంది మనం Z02 100 తీసుకోవచ్చు ఆ సందర్భంలో ఇది 100√2 అవుతుంది అది 141 అవుతుంది మనం Z02 ను 10 గా తీసుకోవచ్చు మరియు ఇది 40 గా తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ అన్ని ఎంపికలలో ఏది ఉత్తమ ఎంపిక కాబట్టి మీరు నిజంగా వీటిలో కొన్నింటిని అర్థం చేసుకోవాలి కాబట్టి చాలా సార్లు విశ్లేషణ సమస్య చాలా సులభం కానీ డిజైన్ సమస్య ఏమిటంటే అక్కడ కొన్ని చాలెంజ్ లు ఉన్నాయి మరియు ఖచ్చితమైన విలువ ఏమిటో మీరు నిజంగా ఆలోచించాలి కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను కాబట్టి ఇది ఉత్తమ ఎంపికలలో ఒకటి మరియు ఇవి ఎందుకు ఉత్తమ ఎంపికలో మీకు తరువాత చూపిస్తాను కాబట్టి ఇక్కడ మనం 60 Ω గా తీసుకున్నాము మరియు అది Z01 60√2 ను ఇస్తుంది మరియు అది సుమారు 84Ω కు సమానంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ చూద్దాం కాబట్టి ఇది 100Ω కాబట్టి 100 నుండి మనం 84 కి వెళ్ళాము తరువాత మనం 60 కి వెళ్ళాము తరువాత మనం 50 కి వెళ్ళాము కాబట్టి 100 నుండి రెండు దశల్లో 100 నుండి 50 కి వెళ్తున్నాము మనం 84 ను ఉపయోగిస్తాము మరియు తరువాత 84 నుండి 60 ను ఉపయోగిస్తాము అప్పుడు మనం 50Ω కి వెళ్ళాము ఇప్పుడు మనం దీనిని 100 గా మాత్రమే తీసుకున్నామని అనుకుందాం కాబట్టి ఇది 100 అవుతుంది అప్పుడు ఇది 100 అవుతుంది మరియు ఇప్పుడు ఇది ఇక్కడ ఈ ప్రత్యేక కేసు నుండి లెక్కించబడుతుంది కాబట్టి ఇది 70 7 అవుతుంది కాబట్టి వాస్తవానికి నేను ఇక్కడ 100 ను ఉపయోగిస్తే మనం నిజంగా రెండు సెక్షన్ క్వార్టర్ వేవ్ యొక్క ప్రయోజనాలను ఉపయోగించడం లేదు 100 ఇక్కడ 100 ఇక్కడ అంటే ఈ ప్రత్యేకమైన విషయం ఏమీ చేయడం లేదు కాబట్టి వాస్తవానికి మనం మాట్లాడుతున్నది ఏమిటంటే ఒక్క క్వార్టర్ వేవ్ మాత్రమే దాని ప్రభావవంతమైన పనిని చేస్తోంది ఇప్పుడు మీరు ఇక్కడ 10 Ω మరియు 14 Ω పరిగణించారు అని అనుకుందాం కాబట్టి 100 నుండి మనం 14 కి వెళ్తున్నాము తరువాత 10 కి వచ్చి 50 ని పొందుతాము ఇప్పుడు అది మళ్ళీ మంచి ఆలోచన కాదు ఎందుకంటే 100 నుండి 50 కు వెళ్లాలి కాబట్టి అది మన స్టెప్ కాబట్టి 100 నుండి వెళ్లడం ఎల్లప్పుడూ మంచిది మీరు మధ్యలో తీసుకోండి మరియు మనం పాయింట్ a నుండి పాయింట్ b వరకు వెళ్లాలనుకుంటున్నాము ఈ విధంగా ఆలోచించండి మీరు సాధారణంగా ఏమి చేస్తారు మనం దగ్గర మార్గాన్ని ఎంచుకోవాలనుకుంటున్నాము మీరు ఇక్కడ నుండి 100 కి వెళ్లాలనుకుంటున్నారు 100 వెళ్ళండి 120 కావచ్చుఅప్పుడు 150 ఉండవచ్చు మరియు తరువాత 50 కి తిరిగి రావడం మంచిది కాదు అదేవిధంగా 100 నుండి 10 కి వెళ్లడం మంచిది కాదు ఆపై మీరు 14 కి లేదా 50 కి వస్తారు కాబట్టి దశలో వారీగా వెళ్ళడానికి ప్రయత్నించండి కాబట్టి వాస్తవానికి మీరు చేయవలసిన ఇతర విషయాలు కూడా ఉన్నాయి మనం ఒక టాపర్డ్ లైన్ కూడా ఉపయోగించవచ్చు ఇది ఇక్కడ 100 Ω కంటే ఎక్కువ ఇంపిడెన్స్ మరియు ఇక్కడ 50Ω ఇంపిడెన్స్ కలిగి ఉంటుంది కాబట్టి మీరు టాపర్డ్ లైన్ని ఉపయోగించవచ్చు కాబట్టి మనం ట్రాన్స్మిషన్ లైన్ కేసులో 50Ω కొరకు చర్చిస్తున్నప్పుడు వెడల్పు ఎక్కువగా మరియు 100 Ω కొరకు వెడల్పు తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తీసుకునే వెడల్పు ఎక్కువ వెడల్పు తీసుకొని దానిని తగ్గించి దానిని ఇక్కడకు తగ్గించండి కాబట్టి అది 100 అవుతుంది మరియు ఇది 50 అవుతుంది ఇప్పుడు మీరు ఇప్పుడు అదే విషయాన్ని ఆలోచించండి ఇది 100Ω ఇక్కడ 50 కి చేరుకుంది కాబట్టి మీరు ఇక్కడ సుమారుగా సగటుని తీసుకోవటానికి ప్రయత్నిస్తే ఇక్కడ నుండి ఇక్కడికి రావచ్చు మీరు సుమారుగా సగటుని తీసుకోవడానికి ప్రయత్నిస్తే అది సుమారు 60Ω గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు మల్టిపుల్ క్వార్టర్ వేవ్ విభాగాలను ఉపయోగిస్తే ఏమి జరుగుతుందో మీకు చూపిస్తాను కాబట్టి ఈ ప్రత్యేక పుస్తకం నుండి నేను ఇక్కడ తీసుకున్న ఫలితాలు నేను రిఫరెన్స్ పేజీ నంబర్ కూడా ఇచ్చాను కాబట్టి మనం ఒక క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్ను ఉపయోగిస్తే ఇక్కడే ఇది ఉపయోగించబడింది కాబట్టి మీరు ఒక క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్ను ఉపయోగిస్తే కాబట్టి మనం చూపించిన వాటిని చూద్దాం ఇది ఫ్రీక్వెన్సీ నిష్పత్తి ff 0 ఇది 13 ఇది 53 కాబట్టి మీరు నిజంగా దీని నిష్పత్తిని తీసుకుంటే అంటే నేను ఈ ప్రత్యేకమైన బ్యాండ్విడ్త్ను సాధించగలిగితే ఇది 5 బ్యాండ్విడ్త్ 5 మరియు ఈ నార్మలైస్డ్విషయం యొక్క ప్రయోజనం ఏమిటంటే మీరు ఈ ప్రత్యేకమైన క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్ను 1 GHz లేదా 100 MHz లేదా 500 MHz లేదా 3 GHz వద్ద డిజైన్ చేయవచ్చు మీకు కావలసిన ఫ్రీక్వెన్సీ ఏమైనప్పటికీ ఈ కాన్సెప్ట్ చెల్లుతుంది కాబట్టి మనకు ఇక్కడ ఉన్నది మొదట సింగిల్ క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క రెస్పాన్స్ ను చూద్దాం ఇప్పుడు నేను ఈ డాటెడ్ లైన్ ఇక్కడ గీసాను ఈ డాటేడ్ లైన్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ Γ 0 1 కు అనుగుణంగా ఉంటుంది కాబట్టి రిఫ్లెక్టెడ్ పవర్ 1 మాత్రమే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ ప్రత్యేక సందర్భంలో 1 పవర్ రిఫ్లెక్ట్ అయ్యేలా మనం అనుమతిస్తున్నాము కాని 99 పవర్ లోడ్కు ప్రసారం అవుతుంది కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో n అనునది 1 కి సమానంగా ఉంటే ఇది బ్యాండ్విడ్త్ అవుతుంది దీనిపై రిఫ్లెక్టెడ్ పవర్ 1 శాతం కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ ను గీయవచ్చు మరియు ఈ బ్యాండ్విడ్త్ సాపేక్షంగా చాలా తక్కువగా ఉంటుందని మీరు చూడవచ్చు మనం n ను 2 కి సమానంగా తీసుకుంటే నేను మునుపటి స్లైడ్లో టు క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్ను మీకు చూపించాను కాబట్టి మీరు టు క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్ను ఉపయోగిస్తే ఇది రెస్పాన్స్ అవుతుంది మరియు ఇప్పుడు బ్యాండ్విడ్త్ ఖచ్చితంగా పెద్దదిగా ఉందని మీరు చూడవచ్చు ఇప్పుడు 2 ను ఉపయోగించటానికి బదులుగా మీరు 3 ఉపయోగిస్తే ఇది రెస్పాన్స్ అవుతుంది మీరు 4 క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్ను ఉపయోగిస్తే అప్పుడు మీరు పొందిన బ్యాండ్విడ్త్ చాలా ఎక్కువగా ఉంటుంది అది 53 ఇది 15 కాబట్టి ఈ బ్యాండ్విడ్త్ 1 GHz నుండి 5 GHz వరకు ఉంటుంది లేదా 100 MHz నుండి 500 MHz వరకు చెప్పవచ్చు వాస్తవానికి ఒక సమయంలో మనకు చాలా బ్రాడ్బ్యాండ్ అవసరం ఉంది కాబట్టి నేను n10 కు సమానమైన క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్ ను కూడా రూపొందించాను ఇప్పుడు వాస్తవానికి ప్రజలు చాలా క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్లను ఉపయోగిస్తే అని ఆలోచించడం మొదలు పెట్టారు మొత్తం పొడవు పెరుగుతుంది వాస్తవంగా మాట్లాడితే అలా కాదు ఎందుకంటే మీరు ఈ క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్లు ఈ విషయాన్ని జోడిస్తారు మీ సెంటర్ ఫ్రీక్వెన్సీ కూడా మారుతోంది కాబట్టి నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ లో ఇది చాలా పెద్దదిగా ఉంటుంది నేను చెప్పినట్లుగాటాపర్డ్ లైన్ కోసం మీరు λ 2 పొడవు తీసుకుంటే ఇది చాలా పెద్ద బ్యాండ్విడ్త్లో ఇంపిడెన్స్ మ్యాచింగ్ లాంటి మంచి పనిని చేస్తుంది అయితే నేను మీకు సాధ్యమైనంత ఉత్తమమైన పరిష్కారాన్ని కూడా చెప్పాలనుకుంటున్నాను సాధ్యమైనంత ఉత్తమమైన పరిష్కారం ఏమిటంటే ఈ భాగం నుండి మీరు 50 Ω నుండి 100Ω అనుకోండి టాపర్డ్ లైన్ని ఉపయోగించడానికి బదులుగా మీరు ఈ విధమైన ఎక్స్పోనెన్షియల్ లైన్ని మరియు ఎక్స్పోనెన్షియల్ లైన్ ఉపయోగిస్తున్నారని అని పరిగణించండి కాబట్టి ఒకవేళ ఇది ఎక్స్పోనెన్షియల్ వేరియేషన్ అయితే అది మాకు అతిపెద్ద బ్యాండ్విడ్త్ను ఇస్తుంది మీరు చేయాల్సిందల్లా ఎక్స్పోనెన్షియల్ లైన్ యొక్క పొడవు అత్యల్ప ఫ్రీక్వెన్సీ వద్ద λ 2 కంటే ఎక్కువగా ఉండాలి కాబట్టి ఇది అత్యల్ప ఫ్రీక్వెన్సీ వద్ద అంతేకానీ అత్యధిక ఫ్రీక్వెన్సీ వద్ద కాదు అని గుర్తుంచుకోండి మీరు అలా చేస్తే మీరు నిజంగా చాలా బ్రాడ్బ్యాండ్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ను రూపొందించవచ్చు ఇప్పుడు ఈ మ్యాచింగ్ మనం చెప్పినట్లుగా రియల్ ఇంపిడెన్స్కు మాత్రమే మంచిది కాని ఇంపిడెన్స్ ఒక కాంప్లెక్స్ నెంబర్ మరియు కాంప్లెక్స్ నెంబర్ కోసం క్యాలిక్యులేషన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి మొత్తం చేయడానికి గ్రాఫికల్ మార్గం ఉంది మరియు అది ఏమిటో చూద్దాం కాబట్టి వాస్తవానికి స్మిత్ చార్ట్ ను ఉపయోగించవచ్చు ఇప్పుడు స్మిత్ చార్ట్ ను ఇంపిడెన్స్ అడ్మిటెన్స్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్తో పాటు VSWR ప్లాట్ చేయడానికి ఉపయోగించవచ్చు మీలో చాలామంది స్మిత్ చార్ట్ ను ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్స్ లేదా మరేదైనా కోర్సులో అధ్యయనం చేసి ఉంటారు కాని మనం ఈ ప్రత్యేక కోర్సులో స్మిత్ చార్ట్ ను చాలా ఎక్కువగా ఉపయోగించబోతున్నాం కాబట్టి స్మిత్ చార్ట్ గురించి కొంత మీకు కొంత అవగాహనని ఇస్తాను కాబట్టి ఇది స్మిత్ చార్ట్ గా పరిగణించండి మరియు ఈ స్మిత్ చార్టులో వివిధ రకాల లైన్స్ ఉన్నాయని మీరు చూడవచ్చు కాబట్టి ఈ హారిజాంటల్ లైన్ ను మొదట చూద్దాం ఇక్కడ ఏమి వ్రాయబడింది కాబట్టి ఇది 0 0 1 0 5 1 2 5 మరియు ఇది ఇన్ఫినిటీ అవుతుంది కాబట్టి మీరు నిజంగా దీనిని ఒక రియల్ యాక్సిస్ గా ఆలోచించవచ్చు కాబట్టి మొదట ఇంపిడెన్స్ గురించి మాత్రమే మాట్లాడతాను మరియు తరువాత మనం ఇతర విషయాల గురించి మాట్లాడుతాము కాబట్టి మనం ఇక్కడ ఈ భాగాన్ని చూసినప్పుడు దీనిని రియల్ యాక్సెస్ గా ఆలోచించండి ఇప్పుడు మీలో చాలా మందికి తెలుసు మనం రియల్ మరియు ఇమాజినరీ ప్లాట్లు చేయాలనుకుంటే సాధారణంగా మీరు ఏమి చేస్తారు మీరు రియల్ లైన్ ను గీయండి మరియు ఇమేజినరీ యాక్సిస్ అయిన వర్టికల్ లైన్ ను గీయండి కాబట్టి ఇక్కడ రియల్ యాక్సిస్ హారిజాంటల్ లైన్ ను పోలి ఉంటుంది ఇప్పుడు మీరు నెగెటివ్ R గురించి ఆలోచించవద్దు ఈ స్మిత్ చార్ట్ నెగెటివ్ R విలువకు ఎలా ఉపయోగించవచ్చో నేను మీకు చెప్తాను కానీ ఇక్కడ మాత్రం ఇది కేవలం పాజిటివ్ R విలువ కానీ మీరు ఇక్కడ 0 నుండి 1 వరకు చూడవచ్చు వాస్తవానికి ఇది ఏమిటి ఈ మొత్తం స్మిత్ చార్ట్ నార్మలైస్డ్ ప్లాట్ కాబట్టి ఉదాహరణకు లోడ్ ఇంపిడెన్స్ 100 అని పరిగణించండి అప్పుడు మీరు క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ తో నార్మలైస్ చేయండి అది 50 అని పరిగణించండి అప్పుడు లోడ్ ఇంపిడెన్స్ క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ తో డివైడ్ చేయండి 10050 2 ఒకవేళ లోడ్ ఇంపిడెన్స్ 10 Ω అయితే కాబట్టి 1050 0 కాబట్టి 0 2 ఇక్కడ ఎక్కడో ఉంటుంది సరే కాబట్టి ఇప్పుడు ఈ ప్లాట్ రియల్ ఇంపిడెన్స్ కోసం చెప్పబడింది గా పరిగణించండి కాబట్టి ఇంపిడెన్స్ ఇండక్టటివ్ లేదా కెపాసిటివ్ భాగాన్ని కలిగి ఉంటే ఏమి జరుగుతుంది కాబట్టి పై భాగం ప్రాథమికంగా పాజిటివ్ పోర్షన్ కోసం దిగువ భాగం నెగెటివ్ విలువ కోసం కాబట్టి మీరు మళ్ళీ గుర్తుచేసుకుంటే ఇది రియల్ మరియు ఇది ఇమాజినరీ కాబట్టి ఇమాజినరీ లో కూడా మనం సాధారణంగా పాజిటివ్ సంఖ్యలను పైన మరియు నెగెటివ్ సంఖ్యలను క్రింద ఉంచుతాము సాధారణ కార్టిసియన్ లేదా x y కోఆర్డినేట్లలో ఇక్కడ ఉన్న తేడా ఏమిటంటే అన్ని ఇమాజినరీ నంబర్స్ నిలువుగా పైకి లేదా నిలువుగా క్రిందికి ఉంటాయి ఇక్కడ ఈ విషయాలు వృత్తాకార పద్ధతిలో ఉంటాయి కాబట్టి మన దగ్గర ఉన్నదాన్ని ఇప్పుడు చూద్దాం కాబట్టి మనం ఈ 0 0 5 1 మరియు మొదలైన వాటితో వెళ్తాము మరియు మీరు ఇక్కడ ఈ సంఖ్యను 0 2 చూడండి వాస్తవానికి ఇది పెద్ద వృత్తంలో చూపబడని ఒక భాగం ఇది ఇక్కడ వరకు మాత్రమే చూపబడుతుందికాబట్టి మనం దీన్ని పెద్ద సర్కిల్ యొక్క ఆర్క్ అని పరిగణిస్తాము కాబట్టి ఈ మొత్తం లైన్ వెంట ఇమాజినరీ పార్ట్ 0 2 గా ఉంటుంది మళ్ళీ ఇవి నార్మలైస్ చేయబడిన విలువ ఈ మొత్తం విషయం వెంట ఇది 0 5 దీనితో పాటు ఇది 1 కాబట్టి ఇది ప్లస్ పార్ట్ ఇక్కడ నెగెటివ్ పార్ట్ కాబట్టి ఈ ప్రత్యేకమైన విషయం వెంట ఇది 0 2 ఇది 0 5 అవుతుంది ఇది 1 ఇది 2 మీరు ఇక్కడ ఈ ఇతర వృత్తాలు కూడా చూడవచ్చు కాబట్టి వీటిని Z కొరకు కాన్స్టెంట్ R సర్కిల్స్ అంటారు ఇది Y కి కాన్స్ టెంట్ G సర్కిల్స్ కావచ్చు కాని మొదట Z పై మాత్రమే దృష్టి పెడదాం కాబట్టి ఇవి కాన్స్ టెంట్ R సర్కిల్స్ అని మీరు చూడవచ్చు దానికి అర్ధం ఏమిటి కాబట్టి దీని అర్థం మీరు ఈ పాయింట్ లేదా ఈ పాయింట్ లేదా ఈ ఒకటి లేదా ఇక్కడ ప్రతిచోటా చూస్తే R యొక్క విలువ 0 1 గా ఉంటుంది మీరు ఇక్కడ చూస్తే 0 5 మీరు దీని వెంట లేదా దీని వెంట వెళితే రియల్ విలువ ఎల్లప్పుడూ 0 5 గానే ఉంటుంది మరియు మీరు ఇక్కడ లేదా ఇక్కడ చూడగలిగినట్లుగా ఇవి కాన్స్ టెంట్ X గా ఉంటాయి కాబట్టి ఇంపిడెన్స్ కోసం ఇది కాన్స్ టెంట్ X అవుతుంది వాస్తవానికి ఇక్కడ X పాజిటివ్ గా ఉంది ఇక్కడ X నెగెటివ్ గా ఉంటుంది కాబట్టి ఇది సాధారణ స్మిత్ చార్ట్ కాబట్టి ఇప్పుడు రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఎక్కడ అని మీరు ఆశ్చర్యపోవచ్చు కాబట్టి ఇక్కడ మరోసారి రిపీట్ చేస్తాను కాబట్టి ఈ విషయాలన్నీ రియల్ పాజిటివ్ విలువను చూపుతాయి ఇవన్నీ ఇమేజరీ పాజిటివ్ విలువ ఇవన్నీ ఇమేజరీ నెగెటివ్ విలువ మరియు ఇది Z 0 కోసం కాబట్టి 0 Z 0 షార్ట్ సర్క్యూట్ను సూచిస్తుంది ఇన్ఫినిటీ కి సమానమైన Z ఓపెన్ సర్క్యూట్ ను సూచిస్తుంది ఇప్పుడు మనం మళ్ళీ Z భాగం గురించి ఆలోచిద్దాం కాబట్టి ఈ పాజిటివ్ నంబర్స్ అన్ని వాస్తవానికి ఇండక్టటివ్ విలువలను సూచిస్తాయి మరియు ఈ నెగెటివ్ విలువలు కెపాసిటివ్ విలువలను సూచిస్తాయి కాబట్టి ఈ విషయాల ఉదాహరణలను ఒక్కొక్కటిగా పరిగణించుదాము మనం ఇప్పుడు Y ను ప్లాట్ చేయాలనుకుంటున్నాము కాబట్టి మళ్ళీ ఈ సంఖ్యలు అలాగే ఉన్నాయి ప్రాముఖ్యత మాత్రమే మారుతుంది అంటే Y 0 కానీ Y 0 ఇప్పుడు ఓపెన్ సర్క్యూట్ ను సూచిస్తుంది Z 0 కు సమానమైన షార్ట్ సర్క్యూట్ ను కాదు మరియు ఇది Y ఇన్ఫినిటీ కి సమానం కాబట్టి Y ఇన్ఫినిటీ షార్ట్ సర్క్యూట్ను సూచిస్తుంది కాబట్టి ఇక్కడ వ్రాయబడిన సంఖ్యలు ఒకే విధంగా ఉంటాయి మీరు చేయవలసిన వివరణ గుర్తుంచుకోండి కాబట్టి ఇక్కడ అదే విషయం ఇప్పుడు Y పాజిటివ్గా ఉంది పాజిటివ్ Y అంటే అది కెపాసిటివ్ మరియు నెగటివ్ Y అంటే ఇండక్టటివ్ అని అర్థం కాబట్టి దయచేసి ఈ ప్రత్యేకమైన విషయాన్ని గుర్తుంచుకోండి ఇప్పుడు రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఎక్కడ ఉందో చూద్దాం ఇప్పుడు మీరు చూడగలిగే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ క్రింద ఒక లైన్ ఉంది వాస్తవానికి ఈ ప్రత్యేకమైన హారిజాంటల్ లైన్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్0 ను మరియు ఇది రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ 1 ను సూచిస్తుంది మరియు ఈ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ తో ఏదైనా మారుతుంది కాబట్టి ఇది 0 అని అనుకుందాం అది 0 5 అవుతుంది ఇది 0 7 0 8 0 9 మరియు ఇలా పరిగణించబడింది కాబట్టిఇక్కడ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ 0 కి సమానం మరియు మీరు కోర్రిలేట్ చేయవచ్చు రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఎక్స్ప్రెషన్ అంటే ఏమిటి Zin అంటే ఏమిటి ఇక్కడ Zin Z0 అంటే రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ 0 మరియు ఇక్కడ ఇది రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ 1 మరియు ఈ యాంగులర్ గా ఉండేది రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ యొక్క యాంగిల్ ను ఇస్తుంది పాయింట్ ఇక్కడ ఉంటే అది రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్1 అని అనుకుందాం అది ఇక్కడ ఎక్కడో ఉంటే అప్పుడు రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ విలువను ఇక్కడ నుండి కొలవవచ్చు కానీ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఇక్కడ ఎక్కడో ఉంటే ఇప్పుడు మీరు ఏమి చేస్తారు మీరు ఇలాంటి ఒక లైన్ ను గీయండి మరియు ఈ నిర్దిష్ట యాంగిల్ ను కొలవండి మరియు అది రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ యొక్క యాంగిల్ ను ఇస్తుంది ఇప్పుడు VSWR ఎక్కడ ఉంది వాస్తవానికి VSWR ఇక్కడ ఈ సంఖ్యలు ఏమై ఉన్నాయి కనుక ఇది 1 గా పరిగణించండి అప్పుడు VSWR 1 అవుతుంది ఈ సమయంలో VSWR 2 అవుతుంది ఇక్కడ VSWR 5 ఈ విషయాలన్నింటినీ ఒక్కొక్కటిగా చూడగలిగే ఒక ఉదాహరణ తీసుకుందాం కాబట్టి ZA 20 j 30 Ω ఇన్పుట్ ఇంపిడెన్స్ గా ఇవ్వబడిన ఒక ఉదాహరణ ఇక్కడ ఉంది మరియు అవసరమైన పారామీటర్స్ మనం రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ మరియు VSWR ను లెక్కించాలనుకుంటున్నాము వాస్తవానికి మనం కన్వెన్షనల్ విషయాన్ని ఉపయోగించవచ్చు మరియు రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ కోసం ఈ ప్రత్యేక సూత్రాన్ని ఉపయోగించవచ్చు కాబట్టి ZA 20 j 30 Ω మరియు Z0 50 Ω మనం ఈ విలువను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము ఈ కాంప్లెక్స్ నెంబర్స్ ను పరిష్కరిస్తాము మరియు ఇక్కడ నుండి మనం రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఏమిటో లెక్కించవచ్చు మరియు అది 0 56 యాంగిల్ 1120 గా వస్తుంది మరియు ఇక్కడ నుండి మనం ఈ ప్రత్యేక ఎక్స్ప్రెషన్ ద్వారా ఇవ్వబడిన VSWR విలువను లెక్కించవచ్చు మరియు మనకు ఏమి కావాలి మనకు రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ యొక్క మాగ్నిట్యూడ్ 0 56 మాత్రమే అవసరం కాబట్టి మీరు 0 56 ను ఇక్కడ ఉంచండి మరియు అది VSWR 3 55 విలువను ఇస్తుంది కాబట్టి మీరు ఈ పద్ధతిలో కాలిక్యులేషన్ చేయాలి ఇప్పుడు స్మిత్ చార్ట్ ఉపయోగించి లేదా గ్రాఫికల్ మార్గాన్ని ఉపయోగించి క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో మీకు చెప్తాను కాబట్టి ఇక్కడ మీరు ఏమి చేస్తారు మీరు ఈ ప్రత్యేక ఇంపిడెన్స్ ను పరిగణించండి మొదటి స్టెప్ లో నార్మలైస్ చేయండి కాబట్టి మనం ఈ ఇంపిడెన్స్ను నార్మలైస్ చేశాము కాబట్టి 20 j 3050 కాబట్టి 2050 0 4 3050 0 ఇప్పుడు మనం ఈ ప్రత్యేకమైన విషయాన్ని స్మిత్ చార్టులో ప్లాట్ చేయాలి కాబట్టి మీరు దశల వారీ గా ఏమి చేస్తారు మొదట 0 4 ఉన్న రియల్ పార్ట్ చూడండి కాబట్టి ఈ స్మిత్ చార్టులో మీరు ఇక్కడ నుండి 0 చూస్తారు అప్పుడు అది 1 అని మీకు తెలుస్తుంది మరియు ఇది ఇన్ఫినిటీ అని మీకు తెలుస్తుంది కాబట్టి మీరు 0 4 ఉన్న బిందువును గుర్తిస్తారు ఆపై మీరు ఇతర పార్ట్ ను గుర్తిస్తారు ఇతర భాగం ప్లస్ ఇది ఇమేజినరీ ప్లస్ కాబట్టి ప్లస్ కోసం మనం పైకి వెళ్లాలి అది డివైడ్ చేయబడితే మనం క్రిందికి కదలాలి ఆపై మీరు ఏమి చేస్తారు మీరు j 0 6 ను గుర్తించండి కాబట్టి ఇక్కడ నుండి మీరు కదులుతారు ఆపై 0 4 నుండి మీరు కదులుతారు మరియు మీరు స్థిరమైన రియాక్టివ్ సర్కిల్ అని మీరు చూడగలిగే చోట ఆగిపోతారు కాబట్టి మీరు 0 6 వద్ద ఉన్న పాయింట్ వద్ద ఆగిపోతారు ఇప్పుడు ఇక్కడ మీరు ఏమి చేస్తారు ఇప్పుడు మీరు ఒక వృత్తాన్ని గీయండి కాబట్టి మీరు ఇక్కడ సర్కిల్ను గీసినప్పుడు రియల్ యాక్సిస్ దాటిన విలువ ఏమిటో మీరు గుర్తించగలరు ఇక్కడ విలువ నేరుగా మీకు VSWR 3 55 విలువను ఇస్తుంది ఇప్పుడు ఇక్కడ నుండి మీరు లైన్ ను గీయవచ్చు మరియు యాక్సిస్ 0 నుండి 1 వరకు ఉంటుంది ఈ విలువ ఏమైనప్పటికీ మీరు ఆ విలువను నోట్ చేసుకోవచ్చు మరియు ఆ విలువ 0 56 అవుతుంది మరియు మీరు ఇప్పుడు ఈ నిర్దిష్ట యాంగిల్ ను కొలవవచ్చు మరియు అది 1120 అవుతుంది మరియు ఈ యాంగిల్ ఇక్కడ ఈ నిర్దిష్ట యాంగిల్ తో సమానంగా ఉందని మీరు చూడవచ్చు కాబట్టి రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ మరియు VSWR ను లెక్కించడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి మీరు ఈ ఎక్స్ప్రెషన్ లను ఉపయోగించి లెక్కించవచ్చు మరొకటి మీరు స్మిత్ చార్ట్ను ఉపయోగించవచ్చు మరియు ఈ విలువలను ప్లాట్ చేయవచ్చు మరియు రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ మరియు VSWR ను లెక్కించడానికి గ్రాఫికల్ మార్గాన్ని ఉపయోగించవచ్చు మనం తదుపరి ఉపన్యాసంలో మరిన్ని కేసులను తీసుకుంటాము కాబట్టి ధన్యవాదాలు మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను బై